ఇంజనీర్ల కోసం డేటా సైన్స్ కోర్సు యొక్క R మాడ్యూల్లోని ఉపన్యాసం 10 మరియు చివరి ఉపన్యాసానికి స్వాగతం మునుపటి ఉపన్యాసాలలో మనము R చేత మద్దతు ఇవ్వబడిన ప్రాథమిక డేటా రకాలు ఏమిటి స్క్రిప్ట్లను ఎలా వ్రాయాలి విధులను ఎలా వ్రాయాలి మరియు నియంత్రణ నిర్మాణాల ను ఎలా చేయాలి ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి మరియు మొదలైనవి చూశాము ఈ ఉపన్యాసంలో కొన్ని ప్రాథమిక గ్రాఫిక్లను ఎలా ఉత్పత్తి చేయాలో మేము మీకు చూపించబోతున్నాము R ను ఉపయోగించి స్కాటర్ ప్లాట్ లైన్ ప్లాట్ మరియు బార్ ప్లాట్ వంటివి మరియు మరింత అధునాతన గ్రాఫిక్స్ ఎందుకు అవసరం మరియు R ఎలా చేస్తుంది అనే దానిపై కూడా మేము క్లుప్త ఆలోచన ఇస్తాము మొదట మేము స్కాటర్ ప్లాట్లు పరిశీలిస్తాము స్వతంత్ర వేరియబుల్ లేదా ఇండిపెండెంట్ వేరియబుల్ పై డిపెండెంట్ వేరియబుల్ ఎలా ఆధారపడి ఉంటుందో మీరు చూడాలనుకున్నప్పుడు మనకు కొంత స్వతంత్ర వేరియబుల్ లేదా ఇండిపెండెంట్ వేరియబుల్ మరియు డిపెండెంట్ వేరియబుల్ ఉన్న విస్తృతంగా ఉపయోగించే ప్లాట్లలో స్కాటర్ ప్లాట్ ఒకటి R లో స్కాటర్ ప్లాట్ను ఉత్పత్తి చేసే స్కాటర్ ప్లాట్ను మనం ఉపయోగించవచ్చు ఇది చాలా సులభం ఇక్కడ మొదటి ఆదేశం చూపిస్తుంది ఇది 1 నుండి 10 వరకు మూలకాలను కలిగి ఉన్న వెక్టర్ ను సృష్టిస్తోంది మరియు ఇక్కడ తదుపరి ఆదేశం ఈ x ను తీసుకుంటుంది మరియు x యొక్క మూలకం చతురస్రాన్ని లెక్కిస్తుంది మరియు తరువాత దానిని y విలువ కు కేటాయించండి మీరు y ప్లాట్ చేసినప్పుడు అది ఇక్కడ ఈ ప్లాట్ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి x అంటే స్వతంత్ర వేరియబుల్ R దాని స్వంత స్వతంత్ర వేరియబుల్ను సూచిక గా ఉత్పత్తి చేస్తుంది ఎందుకంటే ఈ వెక్టర్ 10 మూలకాలను కలిగి ఉంటుంది అని మేము పేర్కొనలేదు ఇది వెక్టర్లోని మూల కాల సంఖ్య ఆధారంగా సూచి కను సృష్టిస్తుంది మరియు తరువాత 1 నుండి 10 మూల కాల యొక్క చతురస్రమైన y విలువ లు 1 4 9 మరియు మొదలైనవి y అక్షం లో చూపబడతాయి మరియు 102 100 ఇక్కడ y అక్షం పై తుది విలువ 100 గా మనకు ఉంటుంది కాబట్టి అంతర్ నిర్మిత డేటా సమితి ని ఉపయోగించి స్కాటర్ ఫ్లాట్ ను వివరిద్దాం ఇది ఇది ఆర్ R లో అందుబాటులో ఉంది కాబట్టి మేము ఈ కార్ల పేరుతో సెట్ చేయబడిన డేటా గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మీరు ఖాళీ కార్లను టైప్ చేయడం ద్వారా ఈ డేటా సెట్ ను యాక్సెస్ చేయవచ్చు ఈ డేటా సెట్ అనేది డేటా ప్రేమ్ దీనిలో 32 పరిశీలనలు ఉన్నాయి ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ యొక్క బరువు మరియు m p g మధ్య స్కాటర్ ప్లాట్ను ప్లాట్ చేయడానికి ప్రయత్నిద్దాం అలా చేయడానికి మనం ఉపయోగించాల్సినది ప్లాట్ కమాండ్ ఇది మీ స్వతంత్ర వేరియబుల్ కారు బరువు ఇది గాలెన్ కు మీ డిపెండెంట్ వేరియబుల్ మైళ్ళు మరియు x అక్షం కోసం ఒక లే బుల్ ఇవ్వడానికి గ్రాఫ్ x ల్యాబ్ యొక్క శీర్షిక కు పేరు పెట్టడములో ప్రధాన సహాయం చేస్తుంది y అక్షం కోసం ఒక లే బుల్ ఇవ్వడానికి y ల్యాబ్ ఉపయోగించబడుతుంది మరియు ఈ pch పాయింట్ కోసం వేర్వేరు ఆకృతులకు అనుగుణంగా ఉంటుంది మరియు ఈ pch 19 ఈ స్క్రీన్లో చూపిన ఆకారానికి అనుగుణంగా ఉంటుంది స్కాటర్ ప్లాట్లోని పాయింట్ల కోసం వేర్వేరు ఆకృతులను పొందడానికి మీరు వేర్వేరు pch విలువ లను ఉపయోగించవచ్చు తరువాత మనము లైన్ ప్లాట్ కు వెళ్దాము మేము ఇంతకు ముందు చూసిన దాన్ని మీరు అదే ఉదాహరణ గా తీసుకో వచ్చు లైన్ ప్లాట్ ను రూపొందించడానికి మీరు ఏమి చేయాలో అదే ప్లాట్ కమాండ్ ఉపయోగించగలిగితే అదనపు ఆర్గ్యుమెంట్ రకాన్ని1 పేర్కొనవచ్చు కాబట్టి టైప్ l స్కాటర్ ప్లాట్కు బదులుగా ఒక పంక్తిని ఉత్పత్తి చేస్తుంది తరువాత మనము బార్ ప్లాట్ కు వెళ్దాము R లో బార్ ప్లాట్ను రూ పొందించే సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది h యొక్క బార్ ప్లాట్లు ఇవి వెక్టర్ లేదా మాత్రికలు గా ఉండ గల ఎత్తులు మేము వెక్టర్స్ మరియు డాట్ ఆర్గ్యుమెంట్ పేర్లతో మాత్రమే వ్యవహరిస్తాము ఈ ఆర్గ్యుమెంట్ ఏమిటి ఇది H x ల్యాబ్ మరియు y ల్యాబ్ లోని ప్రతి లక్షణం క్రింద పేర్లను ముద్రిస్తుంది మరియు ప్రధానంగా స్కాటర్ప్లాట్ కోసం మనం చూసిన వాటికి సమానమైన అర్ధాలు ఉన్నాయి మరియు బార్ ప్లాట్కు రంగు ఇవ్వడానికి రంగు ఎంపిక ను ఇస్తుంది బార్ ప్లాట్ను రూపొందించడానికి ఉపయోగించే R కోడ్ ఇది నేను బార్కోడ్ల యొక్క h ఎత్తు లను వెక్టర్గా నిర్వచించాలనుకుంటున్నాను ఇది 7 12 28 3 మరియు 41 విలు వలను కలిగి ఉంది మరియు క్యారెక్టర్ వేరియబుల్ ఉన్న మరొక వెక్టర్ను సృష్టించాలనుకుంటున్నాను ఇది విలు వలను మార్చి ఏప్రిల్ మే జూన్ మరియు జూలై మరియు ఇప్పుడు నేను h తో ఒక బార్ ప్లాట్ను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాను మరియు పేరు ప్రారంభ ఆర్గ్యుమెంట్ లు mx ల్యాబ్గా మంత్ y ల్యాబ్ రెవెన్యూ లేదా ఆదాయం గా మరియు నాకు కావలసిన బార్ నోట్స్ యొక్క రంగు నీలం మరియు శీర్షిక రెవెన్యూ చార్ట్ మరియు సరిహద్దు ఎరుపు కాబట్టి మీరు ఈ ఆదేశాలను అమలు చేసినప్పుడు బార్ ప్లాట్ ఈ విధంగా కనిపిస్తుంది ఇవి బార్ చార్టుల ఎత్తులు ఇది A 3 ఆపై పేర్లలో డాట్ వేరియబుల్ మనకు మార్చి ఏప్రిల్ మే జూన్ మరియు జూలై ఉన్నాయి ఇది ప్రతి ఎత్తు దిగువన ముద్రించబడుతుంది మరియు x అక్షం మంత్ y అక్షం రెవెన్యూ లేదా రాబడి మరియు శీర్షిక రెవెన్యూ చార్ట్ ఇప్పుడు అధునాతన గ్రాఫిక్స్ అవసరం ఎందుకు ఉందో చూద్దాం క్రింద చూపిన విధంగా మీరు ఒకే చిత్రంలో బహుళ ప్లాట్లను చూపించాల్సిన అవసరం ఉందని చెప్పండి మీరు దీన్ని ఎలా చేస్తారు మునుపటి స్లయిడ్ లో చూపిన బొమ్మను సృష్టించాలనుకున్నప్పుడు మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి కాబట్టి దీని కోసం ఇక్కడ చూపిన ఈ కోడ్ను ఉపయోగించి ఖచ్చితమైన సంఖ్య ను పునరుత్పత్తి చేయవచ్చు మీరు తెలుసు కోవలసినది లూప్ కోసం ఎక్కడ పరిచయం చేయాలో మీకు తెలుసా ప్లాటింగ్ కోసం డేటా ఫ్రేమ్ యొక్క నిలువు వరుస లను ఎన్నుకో వాలి మరియు మీరు ప్రతి గ్రాఫ్ను గ్రిడ్ etcetera లో ఉంచాలి మీరు ఈ కార్యకలాపాలన్నీ చేసినప్పటికీ విజువల్స్ తక్కువ ఆహ్లాదకరంగా ఉంటాయి ఇక్కడ మాకు R లో మరింత అధునాతన గ్రాఫిక్స్ ప్యాకేజీలు అవసరం ఇక్క డే ggplot2 చిత్రం లోకి వస్తుంది ఈ కోర్సులో R లో గ్రాఫిక్స్ ఉత్పత్తి చేయడానికి ggplot2 చాలా అందమైన ప్యాకేజీని అందిస్తుంది మేము ggplot2 తో పెద్దగా వ్యవహరించలేదు సారాంశం లో R లో స్కాటర్ ప్లాట్లు లైన్ ప్లాట్లు మరియు బార్ ప్లాట్లను ఎలా ఉత్పత్తి చేయాలో చూశాము ప్రాథమిక గ్రాఫిక్స్ యొక్క సవాళ్లు మరియు అప్రయోజనాలు మరియు అధునాతన ప్యాకేజీలను ఉపయోగించాల్సిన అవసరాన్ని కూడా మేము చూశాము R లో అందమైన గ్రాఫిక్స్ ఉత్పత్తి చేయడానికి ggplot2 వంటివి దీనితో మేము ఈ కోర్సు కోసం R మాడ్యూల్ను ముగించాము ఈ కోర్సులో తదుపరి మాడ్యూళ్ళకు మీకు శుభాకాంక్ష లు ధన్యవాదాలు